ఒక కోర్సు కోసం లెర్నింగ్ అవుట్కంస్ రాయడం హలో ఇంజనీరింగ్ విద్యలో ఉత్తమ బోధనా పద్ధతులపై కోర్సుకు స్వాగతం ఈ కోర్సును బయోటెక్నాలజీ ఐఐటి మద్రాస్ విభాగం ప్రొఫెసర్ జికె సురైష్ కుమార్ మరియు టీచింగ్ లెర్నింగ్ సెంటర్ ఐఐటి మద్రాస్ సంయుక్తంగా అందిస్తున్నారు నా పేరు ఎడమానా ప్రసాద్ నేను ప్రస్తుతం ఐఐటి మద్రాసులోని కెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను అలాగే ఈ ఇనిస్టిట్యూట్లో టీచింగ్ లెర్నింగ్ సెంటర్కి అధిపతిగా ఉన్నాను మీ కోర్సు కోసం లెర్నింగ్ అవుట్కంస్ రూపొందించడానికి మేము మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ మాడ్యూల్కు స్వాగతం కాబట్టి ఈ ప్రత్యేక సెషన్ ఒక కోర్సు కోసం లెర్నింగ్ అవుట్కంస్ రాయడం ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ యొక్క స్లైడ్లను తయారు చేయడంలో కొంతమంది వ్యక్తుల సహకారాన్ని నేను గుర్తించాలనుకుంటున్నాను ఒహియో స్టేట్ యూనివర్శిటీ విద్య విభాగం నుండి ప్రొఫెసర్ జెఫ్రీ ఇ ఫ్రాయిడ్ ఐఐటి మద్రాసులోని టీచింగ్ లెర్నింగ్ సెంటర్ కోర్ టీం సభ్యులు ప్రొఫెసర్ అజిత్ కోలార్ ప్రొఫెసర్ ప్రమోద్ మెహతా డాక్టర్ నందిత మాధవన్ మరియు డాక్టర్ స్మితా శ్రీవాస్తవ స్లైడ్ల రూపకల్పనలో అవి నాకు ఎంతో సహాయపడ్డారు ఈ మాడ్యూల్లో చూడబోయే అభ్యాసం ఇక్కడ జాబితా చేయబడింది ఈ సెషన్ ముగింపులో మీరు మీ కోర్సు కోసం లెర్నింగ్ అవుట్కంస్ వ్రాయగలరు మరియు మీరు కోర్సుల కోసం వ్రాసిన లెర్నింగ్ అవుట్కంస్ ఎవాల్యూట చేయగలరు ఉపాధ్యాయులందరికీ ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే టీచింగ్ ఎలా చేయాలి అయితే ఉపాధ్యాయులు ఈ ప్రశ్న అడగడానికి ముందు నా అభిప్రాయం ప్రకారం ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలనుకునే మరో ముఖ్యమైన ప్రశ్న ఉంది మరియు మీరు అభ్యాసకుడుగా నేర్చుకోవాలనుకుంటున్నది అదే ఉపాధ్యాయులు మొదట రెండవ ప్రశ్నను సంబోధిస్తే బహుశా మొదటి ప్రశ్నకు సమాధానం స్వయంచాలకంగా వస్తుంది ఎందుకంటే పూర్తిగా ఎలా బోధించాలో మీరు నేర్పించాలనుకుంటున్న దానిపై ఆధారపడి ఉంటుంది మరియు మీరు బోధించదలిచినది ఏమిటంటే అభ్యాసకుడు నేర్చుకోవాలనుకుంటున్నది అదే విధంగా వ్రాయబడింది కాబట్టి అధ్యాపకులు ఉద్దేశించిన అభ్యాసం ఏమిటో చెప్పకపోతే ఎలా బోధించాలి అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వలేము కాబట్టి ఈ మాడ్యూల్ ప్రాథమికంగా ఈ ప్రశ్నను పరిష్కరిస్తుంది మీ కోర్సు నుండి అభ్యాసకుడు నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేను మీకు ఈ ప్రశ్న వేస్తాను మీ విద్యార్థులు మీ కోర్సులో ఏమి నేర్చుకోవాలని మీరు ఆశించారు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి కాగితం మరియు పెన్ను ముక్క తీసుకొని మీ ఆలోచనలను క్లుప్తంగా రాయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కాబట్టి మీరు ఇప్పుడు వ్రాసినది మీ కోర్సు యొక్క లెర్నింగ్ అవుట్కo తప్ప మరొకటి కాదు ఎందుకంటే మీ కోర్సులో నేర్చుకునే అభ్యాసం ఏమిటి అనేది ప్రశ్న మరియు దానిని లెర్నింగ్ అవుట్కo అభ్యాస ఫలితం అంటారు కాబట్టి అధ్యాపకులు ఉద్దేశించిన అభ్యాసాన్ని వివిధ ఫార్మాట్లలో వ్రాస్తారు అయినప్పటికీ లెర్నింగ్ అవుట్కంస్ వ్రాయడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్గదర్శకాలు సూచించబడ్డాయి కాబట్టి రాబోయే స్లైడ్లలో మేము ప్రయత్నిస్తున్నది మీ కోర్సు యొక్క ఫలితం వలె మీరు ఇప్పటికే వ్రాసినవి మీ కోర్సులో నేర్చుకోవటానికి ఉద్దేశించినవి మెరుగుపరచడానికి మీకు సహాయపడటం ఫలిత రూపకల్పన నేర్చుకోవడం క్రింది 2 ప్రశ్నలను పరిష్కరించాలి అభ్యాస ఫలితాల రూపకల్పన కోసం అధ్యాపకులు అడగదలిచిన ముఖ్యమైన ప్రశ్నలు ఇవి ప్రశ్న నంబర్ 1 మీ బోధన ఫలితంగా మీ అభ్యాసకుడు ఏమి చేయాలి ప్రశ్న సంఖ్య 2 మీ బోధన ఫలితంగా మీ అభ్యాసకుడు ఏ స్థాయిలో ఆలోచించాలి కాబట్టి చేయవలసిన మొదటి ప్రశ్న బోల్డ్ మరియు పెద్ద అక్షరాలుగా వ్రాయబడింది అంటే ఆ పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇది ప్రాథమికంగా బోధన ఫలితంగా అభ్యాసకుడు ఏమి చేస్తాడు మరియు రెండవది అభ్యాసకుడు ఏ స్థాయిలో ఆలోచించాలని భావిస్తున్నారు అభ్యాసకుడికి కోర్సు ఏ కాగ్నిటివ్ సవాలును అందిస్తోంది ఈ 2 విషయాలు రూపకల్పన చేసిన లెర్నింగ్ అవుట్కంస్ లో ప్రతిబింబిస్తే తప్ప డిజైన్ దాని ప్రయోజనానికి ఉపయోగపడదు కాబట్టి మీరు అభ్యాస ఫలితాన్ని అధికారికంగా నిర్వచించాలనుకుంటే అభ్యాస ఫలితాన్ని నిర్వచించడానికి ఇది ఒక మార్గం లెర్నింగ్ అవుట్కo ఒక వర్బ్ను కలిగి ఉండాలి అభ్యాస ఫలితాలను వ్రాయడానికి ఇది ప్రాథమిక ప్రమాణాలలో ఒకటి ఆ వర్బ్ పరిశీలించదగినది లేదా కొలవగలది మరియు అది ఎందుకు వర్బ్ ఎందుకంటే లెర్నింగ్ అవుట్కo అభ్యాసకుడి నుండి ఊహించిన పనితీరు అని మేము చెప్పాము కాబట్టి అభ్యాసకుడు అభిజ్ఞాత్మకంగా ఒక పనితీరు చేసినప్పుడు అది పరిశీలించదగినదిగా లేదా కొలవగలదిగా ఉండాలి కాబట్టి ఉద్దేశించిన అభ్యాసం జరుగుతుందని ఉపాధ్యాయుడు గుర్తించగలడు కాబట్టి అభ్యాసకుడి పనితీరు అబ్సర్వబుల్ లేదా మేషరబుల్ తప్ప ఒక ఉపాధ్యాయుడు లేదా మూడవ పక్షం ఉద్దేశించిన అభ్యాసం జరిగిందని భరోసా ఇవ్వలేరు అభ్యాస ఫలితం తప్పనిసరిగా గమనించదగిన వర్బ్ను కలిగి ఉండాలని మేము చెప్పడానికి కారణం అదే కాబట్టి ఈ నిర్వచనం ఆధారంగా మీరు తదుపరి సెమిస్టర్లో బోధించబోయే కోర్సు గురించి ఇప్పుడు ఆలోచించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీ కోర్సు కోసం మీరు ఒక లెర్నింగ్ అవుట్కo రాయాలని నేను కోరుకుంటున్నాను మరియు స్లయిడ్ లెర్నింగ్ అవుట్కo యొక్క నిర్వచనాన్ని కలిగి ఉంటుంది అంటే ఇది వర్బ్ను కలిగి ఉంటుంది మరియు వర్బ్ అబ్సర్వబుల్ లేదా మేషరబుల్ దయచేసి ముందుకు వెళ్ళండి కాబట్టి మీరు మీ కోర్సు కోసం ఒక లెర్నింగ్ అవుట్కo వ్రాశారని అనుకుంటాను లెర్నింగ్ అవుట్కo వ్రాయమని అడిగినప్పుడు అధ్యాపకులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ఛాలెంజ్ నంబర్ వన్ ఈ స్లయిడ్లో వ్రాయబడింది మనలో చాలామంది నేను బోధించేదాన్ని నా విద్యార్థులు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను వంటి వర్బ్లను ఉపయోగించుకుంటారు నేను బోధిస్తున్న భావనలను నా విద్యార్థులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను బోధిస్తున్న వాటిని వారు అభినందించాలని నేను కోరుకుంటున్నాను వారు జ్ఞానాన్ని ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నాను అవి వర్బ్లు అయినప్పటికీ వాటిలో కొన్ని లేదా చాలావరకు గమనించదగినవి లేదా కొలవలేనివి కాబట్టి కొన్ని వర్బ్లను ఉపయోగించడంలో సమస్య ఉంది మరో మాటలో చెప్పాలంటే మీ లెర్నింగ్ అవుట్కo వ్రాయడానికి అన్ని వర్బ్లు సరిపోకపోవచ్చు కాబట్టి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం లెర్నింగ్ అవుట్కo ఇలా వ్రాయబడిందని అనుకోండి థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని విద్యార్థి అర్థం చేసుకోగలడు అభ్యాసాన్ని తనిఖీ చేయడానికి ఉపాధ్యాయుడు ఈ క్రింది ప్రశ్నలను అడగవచ్చు ప్రశ్న సంఖ్య 1 స్టేట్ థర్మోడైనమిక్స్ యొక్క మొదటి చట్టం మరియు విద్యార్థి ఆ ప్రశ్నకు సమాధానమిస్తే ఆమె థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని అర్థం చేసుకుంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు ప్రశ్న ఇలా ఉంటుంది థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని యూస్ చేసి సమస్యను పరిష్కరించండి అలాంటప్పుడు ఆమె మొదటి చట్టాన్ని ఉపయోగిస్తుందని అనుకుందాం ఆపై సమాధానం తెలుసుకుందాం అప్పుడు గురువు అవును ఆమె థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని నిజంగా అర్థం చేసుకుంది అని భావిస్తారు ప్రశ్న కింది వ్యవస్థ థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని పాటిస్తుందా అని జడ్జ్ చేయడం లాగా ఉండవచ్చు మరియు విద్యార్థి దానిని తీర్పు చెప్పగలరని అనుకుందాం ఉపాధ్యాయుడు థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని నిజంగా అర్థం చేసుకున్నాడని చెప్పారు అయినప్పటికీ రూపొందించిన అభ్యాస ఫలితంలో విద్యార్థి థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని అర్థం చేసుకోగలరని మేము వ్రాస్తాము ఇప్పుడు మనం తిరిగి వెళ్లి ఈ 3 ప్రశ్నలను నేర్చుకుందాం మేము వర్బ్లను ఉపయోగించినప్పటికీ అవి ఒకే కష్టం స్థాయిలో లేవు లేదా మరో మాటలో చెప్పాలంటే ఈ ప్రశ్నలు ఒకే కాగ్నిటివ్ స్థాయిలో లేవు లేదా కాగ్నిటివ్ ప్రయత్నం ఈ 3 ప్రశ్నలకు ఒక వ్యక్తి పెట్టవలసిన ఆలోచనా ప్రయత్నం భిన్నంగా ఉంటుంది మనకు ఒక్కటే ఉద్దేశించిన లెర్నింగ్ అవుట్కం ఉన్నప్పటికీ అభ్యాస ఫలితాన్ని వ్రాయడానికి మేము అర్థం చేసుకోవడాన్ని ఒక పదంగా ఉపయోగించినప్పుడు ఇది ఒక సమస్య కమ్యూనికేషన్ ఉపాధ్యాయుని ఆకాంక్ష అతను లేదా ఆమె ఏ స్థాయిలో అభ్యాసకుడు ఆలోచించాలనుకుంటున్నారో సరిగా తెలియజేయబడదు మా టీచింగ్ లెర్నింగ్ సెంటర్ ఐఐటి మద్రాస్ వర్క్షాప్లలో లెర్నింగ్ అవుట్కంస్ వ్రాయడానికి అండర్స్టాండ్ అనే పదాన్ని నివారించాలని మేము అధ్యాపకులను అభ్యర్థిoచడానికి ఇది ఒక కారణం ఇప్పుడు ఇది మరొక సవాలు సవాలు నెంబర్ 2 కి వస్తుంది నేను వర్బ్ను ఎలా ఎంచుకోవాలి అభ్యాస ఫలితాలను వ్రాయడానికి కొన్ని వర్బ్లు తగినవి కాకపోతే తగిన వర్బ్ను ఎలా ఎంచుకోవాలి దీనికి సమాధానం బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy అనేది ఉద్దేశించిన అభ్యాసానికి ప్రాతినిధ్యం వహించడానికి తగిన వర్బ్ ఏమిటో నిర్ణయించడానికి అధ్యాపకులకు సహాయక సాధనంగా లేదా సాంకేతిక పరిజ్ఞానంగా పనిచేస్తుంది బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy బెంజమిన్ బ్లూమ్ మరియు అతని సహోద్యోగులు 1950 లలో ముందుకు తెచ్చారు ఇది విద్యా రంగంలో ప్రసిద్ధ వర్గీకరణ ఇతర వర్గీకరణ అందుబాటులో ఉన్నప్పటికీ బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy చాలా ప్రజాదరణ పొందింది ఎందుకంటే ఇది చాలా సరళమైనది మరియు సూటిగా ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులు అభ్యాస స్థాయిలను వర్గీకరించడానికి బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy ఉపయోగిస్తున్నారు బ్లూమ్స్ టాక్సానమీBLOOM'S TAXONOMY 3 డొమైన్లపై దృష్టి పెడుతుంది కాగ్నిటివ్ డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్ మరియు సైకోమోటర్ డొమైన్ తరగతి గదికి సంబంధించినంతవరకు అతి ముఖ్యమైన డొమైన్ కాగ్నిటివ్ డొమైన్ తరగతి గదికి సంబంధించినంతవరకు ఎఫెక్టివ్ మరియు సైకోమోటర్ డొమైన్లు ముఖ్యమైనవి అయినప్పటికీ తరగతి గదిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య జరిగే చాలా విషయాలు కాగ్నిటివ్ స్థాయిలను కలిగి ఉంటాయి కాబట్టి బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy లో మేము ఈ ప్రత్యేకమైన డొమైన్పై దృష్టి పెట్టబోతున్నాము ఇది ప్రాథమికంగా ఉపాధ్యాయులను అభ్యాస ఫలితాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి ఇది 2001 లో సవరించిన సంస్కరణ అయిన బ్లూమ్స్ టాక్సానమీBLOOM'S TAXONOMY బ్లూమ్స్ టాక్సానమీBLOOM'S TAXONOMY ప్రకారం ఈ స్లయిడ్లో 6 స్థాయిల ఆలోచనా విధానాలు దిగువ నుండి పైకి చూపించబడ్డాయి రిమెంబర్ అండర్స్టాండ్ అప్లై అనలైజ్ ఎవాల్యూట చేయండి మరియు క్రియేట్ అభ్యాస స్థాయిల వర్గీకరణ ఉందని చాలా మంది అధ్యాపకులకు ఇప్పుడు తెలుసునని నేను అనుకుంటున్నాను మరియు ఇవి స్థాయిలు దిగువ 3 స్థాయిలను లోయర్ ఆర్డర్ థింకింగ్ అంటారు మరియు పైన 3 లెవల్స్ హై ఆర్డర్ థింకింగ్ అంటారు ఇప్పుడు లెర్నింగ్ అవుట్కంస్ వ్రాయడానికి ఈ వర్గీకరణను ఎలా ఉపయోగిస్తాము అనే ప్రశ్న దాని కోసం మనం ప్రారంభంలో అడిగిన 2 ప్రశ్నలకు తిరిగి వెళ్లాలి మొదటి ప్రశ్న టీచింగ్ ఫలితంగా అభ్యాసకుడు ఏమి నేర్చుకోవాలి అని గురువు కోరుకుంటున్నారు దాని కోసం మేము ఇప్పటికే సమాధానం ఇచ్చాము ఆ భాగాన్ని సూచించే వర్బ్ ఉండాలి రెండవ ప్రశ్న ఏ స్థాయిలో ఉపాధ్యాయుడు అభ్యాసకుడు ఆలోచించాలని కోరుకుంటాడు మరియు ఇవి స్థాయిలు బ్లూమ్స్ టాక్సానమీBLOOM'S TAXONOMY ఆలోచన స్థాయిలను సూచిస్తుంది వాస్తవానికి వర్గీకరణ సూచించేది ఏమిటంటే మనం దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళుతున్నప్పుడు ఒక అభ్యాసకుడు అనుభవించే కాగ్నిటివ్ సవాలు పెరుగుతుంది మరో మాటలో చెప్పాలంటే క్రొత్తదాన్ని ముందుకు తీసుకురావడం కంటే సాపేక్షంగా తక్కువ జ్ఞాపకశక్తి సవాలును కలిగి ఉంటుంది కాబట్టి చాలా మంది అధ్యాపకులు మేము ఈ వర్గీకరణను క్రమానుగత క్రమంలో ప్రదర్శించినప్పుడు రిమెంబర్ లేదా అండర్స్టాండ్ అనేది ఒక నిర్ణయానికి రాలేదు ఇది అంత ముఖ్యం కాదు కానీ క్రియేట్ లేదా ఎవాల్యూట చేయడం మాత్రమే అభ్యాసకులు చేయాల్సిన పని అది దురభిప్రాయం అది తప్పుభావము అది అపోహ మేము ఈ నిచ్చెనలో పైకి వెళ్ళేటప్పుడు అభ్యాసకుడు మరింత సవాలు కాగ్నిటివ్ సవాలును అనుభవిస్తాడు అని మాత్రమే బ్లూమ్స్ సూచిస్తుంది ఇప్పుడు మనం తిరిగి వచ్చి ఈ ప్రశ్న అడగండి మీరు తదుపరి సెమిస్టర్లో బోధిస్తున్న అదే కోర్సు గురించి ఆలోచించండి మరియు మీరు ఆ కోర్సు కోసం ఒక లెర్నింగ్ అవుట్కం వ్రాయాలని నేను కోరుకుంటున్నాను మరియు మీరు అభ్యాస ఫలితంలో ఉపయోగించే వర్బ్ ఏ విధమైన వర్గీకరణతో మ్యాపింగ్ అవుతుందో చూడండి అది రిమెంబర్ స్థాయిలో ఉందా లేదా అది అండర్స్టాండ్ స్థాయిలో వస్తుందా లేదా అప్లై లేదా అనలైజ్ లేదా ఎవాల్యూట లేదా క్రియేట్ స్థాయిలో వస్తుందా చూడండి అభ్యాస ఫలిత రూపకల్పనలో మీరు ఉపయోగించే వర్బ్ ఏ స్థాయిలో ఉంది మ్యాప్ చేయడానికి నేను మీకు 1 నిమిషం ఇస్తాను కాబట్టి మ్యాపింగ్ అభ్యాసం ప్రాథమికంగా కింది వాటిని కలిగి ఉంటుంది మీరు బోధించే వాటిని వారు గుర్తుంచుకోవాలని మీరు అనుకుందాం గుర్తుంచుకోవడం ప్రాథమికంగా సమాచారాన్ని గుర్తుచేస్తుంది కాబట్టి మీరు ఈ పదాలలో దేనినైనా ఉపయోగించవచ్చు రికొగ్నైస్ లిస్ట్ డిస్క్రైబ్ రిట్రీవ్నేమింగ్ ఫైండింగ్ జాబితా సమగ్రమైనది కాదు ఈ పంక్తిలో మనం ఆలోచించగలము ఇది ప్రత్యేకమైన అంశాన్ని బోధించాలనే మీ ఉద్దేశ్యం అని సూచిస్తుంది ఆ బోధన చివరలో అభ్యాసకుడు కంటెంట్ను గుర్తుంచుకోగలగాలి మరియు వారు ఒక నిర్దిష్ట భావనను అర్థం చేసుకోవాలని మీరు అనుకుంటే అప్పుడు అండర్స్టాండ్ అనే పదాన్ని ఉపయోగించకుండా మనం ఇంతకు ముందు చూసినట్లుగా విభిన్న అంచనాలకు దారితీస్తుంది ఈ పదాలలో కొన్ని కొలవలేనప్పటికీ అవన్నీ పరిశీలించదగినవి అయినప్పటికీ ఇంటెర్ప్రెట్ సమ్మరైజ్ పారాఫ్రేజ్ క్లాసిఫై ఎక్స్ప్లేన్ వంటి పదాన్ని ఉపయోగించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము కాబట్టి మీరు అండర్స్టాండ్ పదానికి ప్రత్యామ్నాయంగా ఈ పదాలను ఉపయోగించవచ్చు మరియు మీరు బోధించే వాటిని అప్లై మీరు అనుకుంటే వర్తించే పదాలను ఉపయోగించడం మరొక సుపరిచితమైన పరిస్థితిలో సమాచారాన్ని ఉపయోగించడం తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు ఇంప్లిమెంట్ క్యారి అవుట్ ఎక్సెక్యూట్ సాల్వ్ అధ్యాపకులు విద్యార్థులు విశ్లేషించాలనుకుంటే విశ్లేషణలో ఎక్కువగా అవగాహనలను మరియు సంబంధాలను అన్వేషించడానికి సమాచారాన్ని భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది కాబట్టి మనం కoపార్ ఆర్గనైజ్ డీకన్స్ట్రక్ట్ ఇంటెర్రోగేట్ ఫైండ్ వంటివి ఉపయోగించవచ్చు మరియు అధ్యాపకులు వారు అభ్యాసకుడి యొక్క ఎవాల్యూట సామర్థ్యాన్ని సృష్టించాలని అనుకుందాం ఎవాల్యూట సామర్థ్యం కొన్ని ప్రమాణాల ఆధారంగా నిర్ణయాన్ని సమర్థించే సామర్ధ్యం కాబట్టి ఎక్కువగా ఆ స్థాయిలో అభ్యాసకులు ఏమి చేయాలో నిర్ణయాలను సమర్థించే ప్రమాణాలను రూపొందించడం కాబట్టి అభ్యాస ఫలితం మూల్యాంకన స్థాయిలో పడిపోతోందని సూచించడానికి మేము చెక్ హైపోథీసిస్ క్రిటిక్ఎక్స్పెరిమెంట్ జడ్జ్ని ఉపయోగించవచ్చు మరియు ఉన్నత స్థాయి క్రియేట్ స్థాయి ఇక్కడ మేము డిజైన్ కన్స్ట్రక్ట్ ప్లాన్ ప్రొడ్యూస్ఇన్వెంట్ లను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ అభ్యాసకులు కొత్త సమాచారంతో రావాలని సూచిస్తున్నాయి అవి ఉనికిలో లేవు లేదా కనీసం కొత్తదనం యొక్క ఒక మూలకం కూడా సమాధానంలో ఉండాలి కాబట్టి ఇవి స్థాయిలు మరియు ఇవి సంబంధిత యాక్షన్ పదాలు మరియు అధ్యాపకులు ఈ వర్బ్లు మరియు స్థాయిలను ఉపయోగించడం గురించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు ఒక వర్బ్ ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో కనిపించడాన్ని మీరు చూడవచ్చు అంటే అనుమతించబడిన అభ్యాసం మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది దీని అర్థం ఉదాహరణకు మీరు గుర్తించడాన్ని చూడవచ్చు ఒక నిర్దిష్ట మూలకం కాబట్టి అది వచ్చే స్థాయిని గుర్తుంచుకోవడం లేదా విశ్లేషించడం కూడా చేయవచ్చు ఇది సందర్భం మీద ఆధారపడి ఉంటుంది ఇది అభ్యాసకులను ఉంచాలని మీరు కోరుకునే ఉద్దేశించిన ప్రయత్న అభ్యాస ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అభ్యాసకులు గుర్తుకు తెచ్చుకోగల మరియు గుర్తించగలిగే సందర్భంలో ఏదో గుర్తించమని అడగవచ్చు లేదా అభ్యాసకులు కొంత విశ్లేషణ చేసి గుర్తించాలని మీరు కోరుకుంటారు కాబట్టి ఈ పదం ఈ ప్రత్యేక స్థాయికి అనుగుణంగా ఉందని మేము అనుకొని మరియు నిర్దారించుకునే ముందు చాలా సందర్భాలు పరిగణలోకి వస్తాయి మరియు అధ్యాపకులు మ్యాపింగ్ చూడటానికి ఉత్తమ జడ్జ్ ఎందుకంటే వారు విషయ నిపుణులు కాబట్టి విషయం లోపల ఆ అంశం లోపల ఆ మాడ్యూల్ లోపల అభ్యాసకుడు నిజంగా సాధించాలనుకుంటున్నది ఏమిటి మరియు మేము ఆ స్పష్టత రాయగలిగితే లెర్నింగ్ అవుట్కం కొద్దిగా సులభం అవుతుంది ఇప్పుడు మీరు అభ్యాస ఫలితాల సమితిని వ్రాసిన తర్వాత తదుపరి ప్రశ్న ఏమిటంటే వ్రాతపూర్వక లెర్నింగ్ అవుట్కం ఎలా ఎవాల్యూటవేయాలి కాబట్టి మీరు వ్రాసిన అభ్యాస ఫలితాలను అంచనా వేయడానికి ఉపయోగపడే ప్రమాణాల సమితిని మీరు వ్రాయాలని నేను కోరుకుంటున్నాను కొన్ని నిమిషాలు తీసుకొని ఆపై ఏ క్రైటీరియాల ఆధారంగా వ్రాసి మీరు వ్రాతపూర్వక లెర్నింగ్ అవుట్కంస్ అంచనా వేయగలుగుతారు కాబట్టి బహుశా మీరు ఈ క్రింది క్రైటీరియా లతో వచ్చి ఉండవచ్చు LO సరిగ్గా ఫ్రేమ్ చేయబడిందా లేదా అని తనిఖీ చేసే ప్రాథమిక అంశం ఏమిటంటే LO ఒక యాక్షన్ వర్బ్ను కలిగి ఉందో లేదో తనిఖీ చేయడం మరియు యాక్షన్ వర్బ్ ఉన్నట్లయితే తదుపరి ప్రశ్న ఏమిటంటే యాక్షన్ వర్బ్ పరిశీలించదగినదా కాదా లేదా కొలవగలదా లేదా ప్రోగ్రామ్ల ఫలితాల ప్రకారం కోర్సు లక్ష్యాలను సాధించడానికి LO అభ్యాసకుడికి సహాయపడిందా వంటి ప్రశ్నలను కూడా మనం అడగవచ్చు కాబట్టి అభ్యాస ఫలిత రూపకల్పన సరైనదా కాదా అని అంచనా వేయడానికి మేము సాధారణంగా ఉపయోగించే ప్రమాణాలు ఇవి ముఖ్యంగా భారతదేశంలో ఇంజనీరింగ్ సంస్థలు అక్రిడిటేషన్ ప్రాసెస్లో భాగంగా లెర్నింగ్ అవుట్కంస్ కోర్సు అవుట్కంస్ ప్రోగ్రామ్ అవుట్కంస్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కంస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఫలితాలను వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ ప్రాథమిక సూత్రం ఒకేలా ఉంటుంది అవన్నీ అభ్యాసకుల పనితీరు గురించి ఉపాధ్యాయుల అంచనాలు నిరీక్షణ ఒక అంశం లేదా మాడ్యూల్ లేదా యూనిట్ గురించి ఉంటే మేము దానిని అభ్యాస ఫలితం అని పిలుస్తాము ఇది మొత్తం కోర్సు అయితే మేము దానిని కోర్సు అవుట్కం అని పిలుస్తాము అధ్యాపకులు నేర్చుకోవడంలో నా అంచనాలు అని చెప్పాలనుకుందాం మేము దానిని కోర్సు అవుట్కంస్ అని పిలుస్తాము సివిల్ ఇంజనీరింగ్లో ఎం టెక్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో బిటెక్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఈ ప్రోగ్రామ్లన్నింటికీ కొంత అభ్యాస అంచనా ఉంది మరియు మీరు ఆశించిన అభ్యాసాన్ని వ్రాస్తే అది ప్రోగ్రామ్ అవుట్కంస్ అవుతుంది మరియు ప్రోగ్రామ్ అవుట్కంస్ మేము మళ్ళీ సాధించిన కొన్ని ఫలితాలలో వర్గీకరించవచ్చు ఇది కోర్సు తర్వాత వెంటనే సాధించవచ్చని భావిస్తున్నారు లేదా 5 సంవత్సరాల తరువాత ఈ అభ్యాసాలు ఎలా ఉంటాయో మీరు నేర్చుకోవాలనుకున్నవి నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ వర్గీకరణల ఆధారంగా విద్యా పరిశోధనలో విభిన్న పరిభాషలు ఉన్నాయి ఏదేమైనా నేను గమనించిన మరొక విషయం ఏమిటంటే నేను ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించినప్పుడు వాస్తవానికి అర్ధం కాకుండా ఈ విభిన్న పరిభాషల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి వారు మరింత ఆందోళన చెందుతున్నారు కాబట్టి చెట్టు కోసం అడవులను చూడలేము సమస్య మరింత ప్రముఖమైనది మరియు సూచనలలో ఒకటి ఇది వ్రాసిన దానితో సంబంధం లేదు అవుట్కం బేస్డ్ విద్య యొక్క భావన లెర్నింగ్ అవుట్కంస్ రూపకల్పన చేయడం పరిశీలించదగిన లేదా కొలవగల చర్య వర్బ్ పరంగా ఇచ్చిన అంశంలో ఆశించిన కాగ్నిటివ్ సవాలును రాయండి లెర్నింగ్ అవుట్కం వ్రాయడంలో సంగతమైన మరో సమస్య ఏమిటంటే చాలా మంది అధ్యాపకులు ఈ ప్రశ్న అడిగారు లెర్నింగ్ అవుట్కం లేదా లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అవి భిన్నమైనవి లేదా ఒకేలా ఉన్నాయి కాబట్టి అధ్యాపకులు కనుగొనే సవాళ్ళలో ఒకటి ఆంగ్ల పదం ఆబ్జెక్టివ్ వర్సెస్ అవుట్కం మధ్య వ్యత్యాసం ఆబ్జెక్టివ్ అనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నది మరియు అవుట్కం మనం చివరకు సాధించే విషయం అని ప్రజలు భావించే ధోరణి ఉంది ఏదేమైనా ఈ ప్రత్యేక సందర్భంలో లెర్నింగ్ అవుట్కం మరియు లెర్నింగ్ ఆబ్జెక్టివ్ మధ్య తేడా లేదని నేను ధృవీకరించాలనుకుంటున్నాను రెండూ నేర్చుకోవడం గురించి ఉపాధ్యాయుల అంచనాలు మరియు మేము కోర్సు ప్రారంభంలోనే నేర్చుకునే ఫలితం లేదా అభ్యాస లక్ష్యాలను వ్రాస్తున్నాము కోర్సు పూర్తి చేశాక కాదు కాబట్టి ఇది ఒక కోర్సులో సాధించిన దాని గురించి కాదు ఇది కోర్సు యొక్క మూల్యాంకనం తర్వాత వస్తుంది ఇది ఒక కోర్సులో నేర్చుకునే విద్యార్థుల గురించి ఉపాధ్యాయుల అంచనాలు కాబట్టి ఈ మాడ్యూల్ యొక్క సారాంశం ఈ స్లయిడ్లో చూపబడింది అభ్యాసంపై ఉపాధ్యాయుల అంచనాలు స్పష్టంగా ఉండాలి మరియు అభ్యాస ఫలితాలు అంచనాలను స్పష్టంగా చేస్తాయి అలాగే దానిని అంచనా వేయడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి అభ్యాస ఫలితం ఒక కోర్సు అందించే అభిజ్ఞా సవాలును వివరిస్తుంది మరియు అభ్యాస ఫలితాలు అంచనా వేయడానికి మార్గదర్శకాన్ని అందిస్తుంది మరియు అభ్యాస ఫలితం రాయడం యొక్క అత్యంత ప్రభావవంతమైన లేదా ప్రభావాలలో ఒకటి అధ్యాపకులు నెమ్మదిగా బోధనా విధానాన్ని ఎలా మార్చాలో ఆలోచిస్తారు మీరు కోర్సు కోసం అభ్యాస ఫలితాల సమితిని పెట్టడం ప్రారంభించిన తర్వాత ఒక కోర్సు కోసం అన్ని అభ్యాస ఫలితాలను సాధించడానికి అదే పద్ధతి సరైనది కాదని ఉపాధ్యాయులు నెమ్మదిగా కానీ స్థిరంగా గ్రహిస్తారు ఒక కోర్సు కోసం అభ్యాస ఫలితాలను రాయడానికి ఇది ఆశించిన ఫలితం ఉత్తమమైన బోధనా పద్ధతులు ఒకే మంత్రాన్ని కలిగి ఉంటాయి మీ బోధనా పద్ధతులను బహువచనం చేయడo మరియు ఒక నిర్దిష్ట అభ్యాస ఫలితానికి ఏ పద్ధతి అనుకూలంగా ఉంటుందో సమర్థవంతంగా ఎన్నుకోవడం చివరిగా సాధన కోసం మీరు ఈ క్రింది 2 ప్రశ్నలకు సంక్షిప్త సమాధానాలను వ్రాయాలని నేను కోరుకుంటున్నాను అభ్యాస ఫలితాలను రాయడంలో చాలా విలువైనది లేదా సహాయపడే అంశం ఏమిటి అభ్యాస ఫలితాలను రాయడంలో చాలా గందరగోళంగా ఉన్న అంశం ఏమిటి ఈ 2 అంశాలను మీరు నాకు వ్రాయగలిగితే మీకు ప్రతిస్పందించడం నాకు ఆనందంగా ఉంది ధన్యవాదాలు